ఈ ప్రత్యేక మాడ్యూల్కు స్వాగతం మరియు ఈ ఉపన్యాసం ఆసిలేటర్లపై ఉంటుంది కాబట్టి ఆసిలేటర్లలో మనం చూసినవి ఏమిటి ఆప్ యాంప్ ను యమ్ప్లిఫై చేసే బదులు అది ఆసిలేట్ చేయడం ప్రారంభించే విధంగా ప్రమాణాలను చూశాము కాబట్టి ఆ ప్రమాణాలు ఏమిటి ఈ ప్రమాణాలను బార్క్ హాసన్ ప్రమాణాలు అని పిలుస్తారు వీటిని మనము చివరి మాడ్యూల్లో చూశాము కాబట్టి బార్క్ హాసన్ ప్రమాణం ఏమిటో త్వరగా గుర్తుకు తెచ్చుకోండి బార్క్ హాసన్ ప్రమాణం ఏమిటంటే మనకు ఓపెన్ లూప్ గెయిన్ 1 మరియు ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఉంటే ఫీడ్బ్యాక్ ఇంటూ గెయిన్ 1 కి సమానంగా ఉండాలి అంటే ఫీడ్బ్యాక్ ఇంటూ గెయిన్ 1 కి సమానంగా ఉండాలి కాబట్టి A𝛃 యొక్క మాడ్ విలువ 1 కి సమానము గా ఉంటుంది రెండవ విషయం మనం చూసిన ఫేజ్ షిఫ్ట్ ఫేజ్ షిఫ్ట్ అనేది అవుట్పుట్ నుండి వచ్చే వోల్టేజ్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ద్వారా తిరిగి ఇన్పుట్కు తిరిగి ఇవ్వబడుతుంది ఇది ఇన్ ఫేజ్ లో ఉండాలి ఆసిలేటర్ నుండి ఇన్పుట్ కి ఇవ్వబడిన వోల్టేజ్ ఇన్పుట్ సిగ్నల్ తో ఇది ఇన్ ఫేజ్ లో ఉండాలి ఫేజ్ 0 డిగ్రీలు ఉండాలి రెండు విషయాలు మనం చూస్తాము నేను ఇన్వర్ట్ చేయగలిగిన ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ని కలిగి ఉంటే ఆ సందర్భంలో నేను ఇన్పుట్ సిగ్నల్ను వర్తింపజేస్తే అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ కి సంబంధించి 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది ఐతే నేనేమి చేయగలను నేను మళ్ళీ ఫేజ్ ని మార్చాలి 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ఇంకొక దానిని మనం జోడించాలి ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా వస్తుంది కాబట్టి అవుట్పుట్ 180 డిగ్రీలు 180 డిగ్రీల ఫీడ్ బ్యాక్ కాబట్టి మొత్తం 180 ప్లస్ 180 అంటే 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు అంటే మీ అవుట్పుట్ వోల్టేజ్ లో భాగం ఇది మనము తిరిగి ఇన్పుట్ కి ఇచ్చాము మరియు ఇది 0 డిగ్రీలు ఉంది కాబట్టి మనము ఆ రకమైన ఆసిలేటర్ని చూశాము మరియు అది మన ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ మరియు ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో మనకు మూడు R లు మరియు మూడు C ఉన్నాయని చూశాము ఎందుకంటే R మరియు C యొక్క విలువను మనము ప్రతి R మరియు C మనకు 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని ఇచ్చేలా ఎంచుకున్నాము ఇప్పుడు ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ను ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్గా ఉపయోగిస్తే మనకు 180 డిగ్రీల అవుట్ పుట్ ఉంటుంది ఈ మూడు RC లు మనకు ఇంకా 180 డిగ్రీలు ఇస్తుంది కాబట్టి మనము ఈ RC ద్వారా తిరిగి ఇచ్చినప్పుడు మనము 0 డిగ్రీ లేదా 360 డిగ్రీలు పొందుతాము మనము చూశాము అవునా మరియు మనము ఒక ఉదాహరణను కూడా చూశాము ఇప్పుడు ఈ రోజు మనం మరొక రకమైన ఆసిలేటర్ ను మరొక రకమైన ఆసిలేటర్ చూద్దాం మరియు దానిని వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అంటారు ఈ ఆసిలేటర్లో అవుట్పుట్ ఇన్పుట్తో ఫేజ్ లో ఉంటుంది అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంది అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎలాంటి ఫేజ్ షిఫ్ట్ ఇవ్వకూడదు ఎందుకంటే ఒకే ఫేజ్ అవుట్పుట్లో ఉంది ఇది ఫీడ్బ్యాక్ చేయవలసి ఉంటుంది ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అని చెప్పండి మనకు అవుట్పుట్ ఉంది ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇప్పుడు మీకు ఈ యాంప్లిఫయర్ ఉంది అది తిరిగి వస్తుంది ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కు తిరిగి ఫీడ్ చేస్తుంది కాబట్టి మీరు తెరపైకి వస్తే నేను మీకు చక్కగా వివరించగలను కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏమిటంటే మీకు యాంప్లిఫయర్ ఉంది మీకు యాంప్లిఫయర్ ఉంది మీకు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవునా మరియు మీకు ఈ సిగ్నల్ ఉంది ఇది మీ VS ఇది మీ Vi చూడండి ఇది బీటా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుండి వస్తోంది ఇది మీ యాంప్లిఫయర్ మరియు ఇది మీ అవుట్ పుట్ వోల్టేజ్ అవుట్ పుట్ వోల్టేజ్ యొక్క భాగం ఫీడ్బ్యాక్ నెట్వర్క్కు ఫీడ్బ్యాక్ గా ఇవ్వబడటం మనము చూశాము అవునా కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీ యాంప్లిఫయర్కు ఫేజ్ షిఫ్ట్ లేకపోతే అవుట్ పుట్ ఇన్పుట్ ఒకే ఫేజ్ లో ఉంటాయి అప్పుడు ఈ బీటా తదుపరి ఫేజ్ షిఫ్ట్ ఇవ్వకూడదు ఎందుకంటే సిగ్నల్ యొక్క భాగాన్ని మనము ఇన్ పుట్ కి తిరిగి అందిస్తున్నాము అవునా అది కూడా 0 డిగ్రీ కాబట్టి ఇక్కడకు వచ్చే సిగ్నల్ కూడా 0 డిగ్రీ ఉండాలి కాబట్టి అవుట్ పుట్ వద్ద ఉన్న ఫేజ్ ఈ రకమైన యాంప్లిఫయర్ ఇన్పుట్ కి సంబంధించి అవుట్ పుట్ తో ఫేజ్ లో ఉంది ఈ రకమైన ఆసిలేటర్ లను చూస్తాము దీనిలో యాంప్లిఫయర్ లో ఏ విధమైన ఫేజ్ షిఫ్ట్ ఉండదు సరే కాబట్టి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలువబడే ఆ రకమైన ఆసిలేటర్ని చూద్దాం వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలువబడే ఈ సర్క్యూట్ ని మేము ప్రత్యేకమైన స్కీమాటిక్ తీసుకోవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్లను ఉపయోగించాము ఇప్పుడు వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేది అధిక స్థిరత్వం కలిగిన సరళమైన ఆడియో ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ ఆసిలేటర్ కాబట్టి ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ ఆసిలేటర్ ఆడియో ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ ఆసిలేటర్ దీనికి రెండు RC స్టేజ్ రెండు స్టేజ్ RC యాంప్లిఫయర్ సర్క్యూట్ వీట్ స్టోన్ బ్రిడ్జి లో అనుసంధానించబడి ఉంది యాంప్లిఫయర్ స్టేజ్ కి అనుసంధానించబడి ఉంది అవునా కాబట్టి ఇక్కడ ఒక RC ఉందని మనము చూశాము ఇక్కడ ఒక RC ఉంది మరియు ఒక యాంప్లిఫయర్ దశ ఉంది అవునా కాబట్టి రెండు RC సర్క్యూట్ లు యాంప్లిఫయర్ దశకు అనుసంధానించబడి ఉంది మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ అవుట్ పుట్ ఇన్పుట్ తో ఫేజ్లో ఉంటుంది కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ను ఉపయోగిస్తుంది అందువల్ల మీరు సరిగ్గా చూస్తే ఏ ఫేజ్ షిఫ్ట్ ను అందించదు కాబట్టి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా ఫేజ్ షిఫ్ట్ అవసరం లేదు ఎందుకంటే దీనికి ఫేజ్ షిఫ్ట్ లేదు ఈ సర్క్యూట్ ఇక్కడ చూపబడిన ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఎలాంటి ఫేజ్ షిఫ్ట్ లను అందించకూడదు టెర్మినల్స్ 1 మరియు టెర్మినల్ 3 మధ్య యాంప్లిఫయర్ యొక్క అవుట్ పుట్ వర్తించబడుతుంది కాబట్టి టెర్మినల్ 1 టెర్మినల్ 3 ను మీరు చూస్తారు ఇది ఎక్కడ కనెక్ట్ చేయబడిందో మీరు చూస్తారు ఇది యాంప్లిఫయర్ యొక్కఅవుట్ పుట్ కి అనుసంధానించబడి ఉంది ఎందుకంటే ఇది కుడివైపున ఉంది కాబట్టి యాంప్లిఫయర్ అవుట్ పుట్ యాంప్లిఫయర్ అవుట్ పుట్ గ్రౌండింగ్ చేయబడిందని మీరు చూస్తారు ఈ విధముగా మనము వోల్టేజ్ ని తీసుకుంటాం కాబట్టి యాంప్లిఫయర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ 1 మరియు 3 మధ్య ఒక దానికి అనుసంధానించబడి ఉంది అది ఇక్కడ వ్రాయబడింది రెండవది యాంప్లిఫయర్ ఇన్ పుట్ ని డయాగ్నల్ టెర్మినల్స్ నుండి సరఫరా చేయబడుతుంది యాంప్లిఫైయర్ యొక్క ఇన్ పుట్ 4 మరియు 2 నుండి 4 మరియు 2 నుండి యాంప్లిఫయర్ యొక్క ఇన్ పుట్ కు సరఫరా చేయబడుతుంది అవునా కాబట్టి వీట్ స్టోన్ బ్రిడ్జి యొక్క రెండు మరియు నాలుగు డయాగ్నల్ టెర్మినల్స్ నుండి యాంప్లిఫయర్ కి ఇన్ పుట్ సరఫరా చేయబడుతుంది యాంప్లిఫయర్ ఇన్ పుట్ 0 గా ఉండకూడదు లేదా పరిగణించబడే విధంగా రెసిస్టర్ విలువలు సర్దుబాటు చేయబడతాయి ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని నిర్ణయించడానికి RC నెట్వర్క్ బాధ్యత వహిస్తుంది కాబట్టి RC నెట్వర్క్లో రెండు RC నెట్వర్క్ లు ఉంటాయి మొదటిది ఇక్కడ రెండవది ఇక్కడ ఉంది ఈ RC నెట్వర్క్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని నిర్ణయించే బాధ్యత కాబట్టి రెండు RC నెట్వర్క్ లలో ఇది R1 C1 అయిన ఆర్మ్ ఒకటి అవునా మరియు R2 మరియు C2 సమాంతరంగా కలపబడిన రెండవ ఆర్మ్ మరియు మనము దీనిని ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ ఆర్మ్స్ అని పిలుస్తాము దీనిని ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ ఆర్మ్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఆ రెండు అర్మ్స్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి బాధ్యత వహిస్తాయి కాబట్టి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ గురించి మనం ఏమి నేర్చుకున్నాము ఈ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఒక ఆడియో ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ ఆసిలేటర్గా ఉపయోగించబడుతుంది రెండవ విషయం ఏమిటంటే రెండు RC యాంప్లిఫైయర్ సర్క్యూట్ లు వీట్ స్టోన్ కనెక్షన్ తో అనుసంధానించబడి ఉంటాయి మూడవ విషయం ఇందులో ఉపయోగించే యాంప్లిఫయర్ ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ నాల్గవ విషయం అవుట్ పుట్ అవుట్ పుట్ టెర్మినల్స్ 1 మరియు 3 మధ్య ఫీడ్ చేయబడుతుంది ఐదవ విషయం యాంప్లిఫయర్ యొక్క ఇన్ పుట్ 2 మరియు 4 టెర్మినల్స్ మధ్య వర్తించబడుతుంది తరువాతది రెసిస్టర్ విలువలు యాంప్లిఫయర్ కి ఇన్పుట్ 0 కాకుండా ఉండేలా సర్దుబాటు చేయబడతాయి లేదా నాన్ ఇంవర్టింగ్ 0 గా ఉండకూడదు కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన కొన్ని పాయింట్లు మరియు చివరకు ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని నిర్ణయించడానికి R మరియు C నెట్వర్క్ బాధ్యత వహిస్తుందని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు మొదట ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ని చూద్దాం కాబట్టి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అంటే ఏమిటి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో ఒక R C పారలల్ లో రెండవ R C సిరీస్ లో ఉన్నాయి అవునా కాబట్టి ఇది R1 C1 ఇది మన Z1 R2 C2 ఇది మన Z2 అవునా ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ టెర్మినల్ 1 కి ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ టెర్మినల్ 4 మరియు 2 ల మధ్య అవుట్పుట్ వోల్టేజ్ ని మీరు చూడవచ్చు ఇది మీ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇది యాంప్లిఫయర్ యొక్క ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వోల్టేజ్ కాబట్టి నెట్వర్క్ యొక్క గెయిన్ ని అర్థం చేసుకోవడానికి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క గెయిన్ ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఫీడ్బ్యాక్ నెట్వర్క్ను చిత్రంలో చూపినట్లుగా పరిశీలిద్దాం ఈ కలయికను లీడ్ లాగ్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఫీడ్ బ్యాక్ లో లీడ్ లాగ్ అయిన ఆసిలేటర్ల గురించి మీకు తెలుసా అని మిమ్మల్ని అడగవచ్చు అప్పుడు మీరు అవును మేము వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలువబడే ఆసిలేటర్ ని చూశాము దీనిలో ఫీడ్బ్యాక్ అనేది లీడ్ లాగ్ నెట్వర్క్ ఎందుకంటే ఇది చాలా తక్కువ పౌనఃపున్యాల వద్ద లీడ్ లాగా పనిచేస్తుంది అయితే అధిక పౌనఃపున్యాల వద్ద లాగ్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది కాబట్టి తక్కువ పౌనఃపున్యాల వద్ద ఇక్కడ లీడ్ ఉంటుంది ఇది సర్క్యూట్ లో చాలా స్పష్టంగా ఉంది మరియు అధిక పౌనఃపున్యాల వద్ద అది లాగ్ అయి ఉంటుంది ఇప్పుడు నెట్వర్క్ యొక్క గెయిన్ ని పరిశీలిద్దాం కాబట్టి నెట్వర్క్ యొక్క గెయిన్ ఏమిటి నెట్వర్క్ యొక్క గెయిన్ ని అర్థం చేసుకోవడానికి ఈ RC సిరీస్ RC Z1 గా పనిచేస్తుందని మేము అర్థం చేసుకోవాలి మరియు సమాంతర RC Z2 గా పనిచేస్తుంది అలాగే సిరీస్ RC ను Z1 గా మరియు సమాంతర RC Z2 గా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి నాకు β తెలిస్తే నేను A ని కనుగొనగలిగాను మరియు అది 3 కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉండాలి ఫేజ్ లో ఏ విధమైన మార్పు లేకుండా యాంప్లిఫయర్ దశకు అవసరమైన గెయిన్ ఇది ఫేజ్ లో ఏ విధమైన ఫేజ్ షిఫ్ట్ లేకుండా యాంప్లిఫయర్ దశ కి అవసరమైన గెయిన్ కాబట్టి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కోసం మనము ఈ విధంగా పరిష్కరిస్తాము మనం చూసినవి ఏమిటి ఇది β వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విషయంలో β 13 మరియు నా గెయిన్ 3 లేదా నేను 3 కి సమానంగా వ్రాస్తే β 39 నా గెయిన్ 9 కంటే సమానం లేదా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సస్టెయిన్డ్ ఆసిలేషన్స్ నుండి A𝛃 1 కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి A ఏమీ కాదు కానీ ఈ ప్రత్యేక విలువ 1 β కంటే ఎక్కువ లేదా ఇన్వర్స్ అవునా కాబట్టి దీని ప్రయోజనం ఏమిటి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యొక్క ప్రయోజనం ఏమిటంటే రెండు కెపాసిటర్లను మార్చడం ద్వారా మనము ఒకేసారి రెండు కెపాసిటర్ల విలువలను మారిస్తే వేర్వేరు పౌనఃపున్య శ్రేణులను అందించవచ్చు మనము వేర్వేరు ఫ్రీక్వెన్సీ పరిధిని కలిగి ఉండవచ్చు వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యొక్క రెండు కెపాసిటర్ల విలువలను మనం మార్చగలిగితే ఇప్పుడు యాంప్లిఫయర్ సర్క్యూట్ ట్రాన్సిస్టర్లో ఉంటే భర్తీ చేయబడిందో లేదో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక కోర్సులో మేము ఇక్కడ ట్రాన్సిస్టరైజ్డ్ సర్క్యూట్ గురించి మాట్లాడటం లేదు మనము ఆపరేషనల్ యాంప్లిఫయర్ బేస్డ్ సర్క్యూట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి యాంప్లిఫయర్ సర్క్యూట్ లో ట్రాన్సిస్టర్ ఉంటే ఆప్ యాంప్ ద్వారా భర్తీ చేస్తే ప్రాథమిక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో వీన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ఉంటుంది అవునా ప్రాథమిక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇది మన ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇది మన వీన్ బ్రిడ్జ్ సర్క్యూట్ అవునా ఇది మనము సరిగ్గా ఉపయోగిస్తున్న ఆపరేషన్ యాంప్లిఫయర్ కాబట్టి వాస్తవానికి ఈ Rf తో మరియు RI Rf మరియు RI ఇది మన ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇవి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ R1 C1 సిరీస్ R2 C2 సమాంతరంగా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో ఉన్నాయి అవునా కాబట్టి ఇక్కడ ఏమి వ్రాయబడింది యాంప్లిఫయర్ సర్క్యూట్ను ఆప్ ఆంప్ ద్వారా ప్రాథమిక ఫీడ్బ్యాక్ నెట్వర్క్తో భర్తీ చేస్తే వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ వీన్ బ్రిడ్జ్ సర్క్యూట్ వలె ఉన్నది ఈ అసిలేటర్ను వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలుస్తారు దీనిని వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలుస్తారు సరేనా సర్క్యూట్ క్రింద ఇచ్చిన చిత్ర పటములో చూపబడినది రెసిస్టెన్స్ R మరియు C లు ఫ్రీక్వెన్సీ కి సెన్సిటివ్ కాంపోనెంట్స్ ఈ R మరియు C R మరియు C ఇక్కడ మనము R1 ని పరిశీలిస్తాము R1 R2 కి సమానం మరియు C1 C2 సమానం అందుకే మనము R1 కి బదులుగా కేవలం RC అని వ్రాసాము ఎందుకంటే ఎందుకంటే R1 R2 R C1 C2 C నేను మాట్లాడుతున్న సర్క్యూట్ ఇదే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ ఆర్మ్స్ భాగములో రెసిస్టెన్స్ R మరియు కెపాసిటర్ C R1 Rf ఫీడ్బ్యాక్ లో భాగము మరియు ఆప్ యాంప్ యొక్క ఫీడ్ బ్యాక్ గెయిన్ లో భాగము కాబట్టి ఇన్పుట్ ఎక్కడ ఉంది ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ కి వస్తోంది కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ గెయిన్ A 1 RfRI కాక మరేమీ కాదని మనకు తెలుసు సరేనా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ విషయంలో మన గెయిన్ 1 Rf R1 అని ముందే చూశాము ఇప్పుడు డోలన పరిస్థితుల ప్రకారం నా గెయిన్ ఏమిటి గెయిన్ ని మీరు సరిగ్గా గుర్తుంచుకోవాలి గెయిన్ 3 కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉండాలి మరియు అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ 13 గా ఉండాలి సరైన ఫీడ్బ్యాక్ నెట్వర్క్ 13 కి సమానంగా ఉండాలి మనము ఈ విధముగా వ్రాయగలము అవునా కాబట్టి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే కొన్ని సమస్యలను పరిష్కరించుకుందాం కొన్ని సమస్యలను పరిష్కరించుకుందాం కాబట్టి సమస్య 1 ఏమిటి ఉదాహరణ 1 దిగువ చిత్రంలో చూపిన సర్క్యూట్ ఆసిలేటర్గా పనిచేస్తుందో లేదో నిర్ణయించడం అయితే ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని లెక్కించండి అది ఆసిలేటర్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోండి అంతే ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీని లెక్కించండి

కాబట్టి f 31 2068 కిలో హెర్ట్జ్ అవుతుంది ఇది డోలనాల యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది ఇప్పటి వరకు మనం ఏమి చూశాము ఈ మాడ్యూల్ను ఇక్కడ పూర్తి చేద్దాం మరియు తరువాతి మాడ్యూల్లో మరొక రకమైన ఆసిలేటర్ ని చూద్దాం కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినవి ఏమిటి ఇప్పటి వరకు ఆపరేషనల్ యాంప్లిఫయర్ ను ఉపయోగించి వీన్ బ్రిడ్జ్ ఓసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో మనము చూశాము అవునా ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి వీన్ బ్రిడ్జి ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో మనం చూశాము వీన్ బ్రిడ్జివు ఆసిలేటర్ల విషయంలో అవుట్పుట్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటుంది అని మనము చూశాము కాబట్టి ఫీడ్ బ్యాక్ ఏ విధమైన ఫేజ్ షిఫ్ట్ ని అందించకూడదు ఫీడ్ బ్యాక్ విధమైన ఫేజ్ షిఫ్ట్ ని అందించకూడదు అప్పుడు మనము వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విషయంలో బీటా గెయిన్ 1 కంటే ఎక్కువ లేదా సమానమైన విలువ కలిగి ఉండాలని చూశాము కాబట్టి గెయిన్ 3 కి సమానంగా ఉంటుంది బీటా 13 కి సమానంగా ఉంటుంది అవునా అప్పుడు మనం ఈ ఇచ్చిన సర్క్యూట్ ని ఆసిలేటర్ గా పనిచేస్తుందో లేదో ముఖ్యముగా వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్గా పనిచేస్తుందో లేదో ఎలా నిర్ణయించాలో ఒక ఉదాహరణతో చూశాము ఇచ్చిన సర్క్యూట్ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్గా పనిచేస్తుందో లేదో ఇది ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటరా కాదా అని మనము నిర్ణయించగలము కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయించగలరు లేదా వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కార్యాచరణ ఏమిటో అర్థం చేసుకోవచ్చు లేదా వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యొక్క పని తీరుని అర్థం చేసుకోవచ్చు కాబట్టి తరువాతి మాడ్యూల్లో మనము LC ఆసిలేటర్ అయిన మరొక రకమైన ఆసిలేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం అది ఏమిటి L మరియు C ఇప్పడు ఇక్కడ వరకు మనము ఏమి చూశాము R మరియు C ఇది ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ RC కాదా 3 RC లు కుడివైపున ఉంటే అది సిరీస్లో 1 RC1 RC సమాంతరంగా ఉంటాయి ఇప్పుడు మీరు LC ఆసిలేటర్లను చూస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ ని చదవండి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి మరియు కొత్త రకమైన ఆసిలేటర్లు నేర్చుకోవటానికి లేదా కొత్త రకమైన ఆసిలేటర్లతో నేను తదుపరి మాడ్యూల్లో మిమ్మల్ని చూస్తాను కాబట్టి LC ఆసిలేటర్లు ఏమిటో తదుపరి మాడ్యూల్లో తెలుసుకుందాం అప్పటి వరకు మీరు జాగ్రత్త వహించండి శెలవు